డెమో కాష్ టైమింగ్ అటాక్ ఆన్ T టేబుల్ ఇంప్లీమెంటేషన్ అఫ్ AES హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సు లో ఈ డెమోకు స్వాగతం మునుపటి డెమోలో కమ్యూనికేషన్ కోసం 2 ప్రాసెసర్స్ మధ్య షేర్డ్ కాష్ మెమరీని ఉపయోగించాము సెండర్ మరియు రిసీవర్ వాస్తవానికి షేర్డ్ కాష్ మెమరీ ద్వారా మెసేజ్లను ఎలా ఎక్స్చేంజి చేయగలరో మేము చూపించాము మెమరీ లొకేషన్ని పేర్కొనడానికి లోడ్ ఇన్స్టాల్ చేయబడిన ఆపరేషన్ కాష్ మెమరీలో విభేదాలకు కారణమవుతుంది దీని ఫలితంగా ఎగ్జిక్యూషన్ టైమ్ మారుతుంది ఎగ్జిక్యూషన్ టైమ్లో ఈ వైవిధ్యం వాస్తవానికి ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్ కు సమాచారాన్ని బదిలీ చేయడానికి ఉపయోగించబడింది ఈ వీడియోలో మనము ఒక అడుగు ముందుకు వేస్తాము క్రిప్టోగ్రాఫిక్ సైఫర్స్ను బ్రేక్ చేయడానికి కాష్ మెమరీని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాము సీక్రెట్ కీ యొక్క కొన్ని బిట్స్ సైఫర్స్ నుండి ఎలా తిరిగి పొందవచ్చనే దాని గురించి AES వంటి సైఫర్స్ పై అటాక్ సాధ్యమవుతోందని చూపిస్తాము కాబట్టి మనం అటాక్ కి వెళ్ళేముందు మనం నిజంగా AES పై క్లుప్త పరిచయాన్ని చూద్దాము మరియు సరిగ్గా ఏమి జరుగుతుందో కూడా చూద్దాం కాబట్టి ఈ నిర్దిష్ట అటాక్ ని అర్థం చేసుకోవడానికి ఈ పరిచయం సరిపోతుంది కాబట్టి AES మనకు తెలిసినట్లుగా ఒక సిమెట్రిక్ కీ సైఫర్ ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన సిమెట్రిక్ కీ సైఫర్ లలో ఒకటి మరియు ఇది వివిధ అనువర్తనల్లో ఉపయోగించబడుతుంది AES వాస్తవానికి ఈ విధంగా కనిపిస్తుంది ఒక బ్లాక్ డయాగ్రమ్ లో ఇది ఒక ప్లేయిన్ టెక్స్ట్ను ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు ఇది మీకు సైఫర్ టెక్స్ట్ C ని ఇస్తుంది ఇప్పుడు ప్లేయిన్ టెక్స్ట్ తప్పనిసరిగా ఈ AES ఆపరేషన్ ద్వారా నిర్వహించబడుతుంది ఇందులో ఇక్కడున్న సీక్రెట్ కీ ప్రమేయం కూడా ఉంది అందువల్ల AES యొక్క అవుట్పుట్గా పొందిన సైఫర్ టెక్స్ట్ ఈ ప్లేయిన్ టెక్స్ట్ మరియు సీక్రెట్ కీ యొక్క ఫంక్షన్ ఇప్పుడు మనము ఇతర వీడియో లెక్చర్లలో చూసినట్లుగా అటాకర్ వాస్తవానికి సంబంధిత సైఫర్ టెక్స్ట్ తో ప్లేయిన్ టెక్స్ట్ ని తెలుసుకోవచ్చు మరియు AES లో ఉపయోగించబడే ఇంప్లీమెంటేషన్ కూడా అతనికి తెలుసు రహస్యంగా ఉంచబడినది ఈ కీ మాత్రమే ఇప్పుడు ఒక సాధారణ AES అల్గోరిథం 128 బిట్ల కీ సైఫర్ ని కలిగి ఉంది అంటే 2 128 సాధ్యమయ్యే ముఖ్య ఆలోచనలు ఉన్నాయి అటువంటి బలమైన సైఫర్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక శతాబ్దాల కంప్యూటింగ్ పవర్ అవసరమవుతుంది అటువంటి సైఫర్ ని విచ్ఛిన్నం చేయడానికి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న కంప్యూటింగ్ పవర్ ని పరిమితం చేస్తుంది ప్రజలు ఇప్పుడు చూపించేది ఏమిటంటే అటాకర్ వాస్తవానికి ప్లేయిన్ టెక్స్ట్ ని ఎన్నుకోగలిగితే లేదా AES చేత ఎన్క్రిప్ట్ చేయబడిన ప్లేయిన్ టెక్స్ట్ ని పర్యవేక్షించగలిగితే మరియు AES యొక్క ఎగ్జిక్యూషన్ టైమ్ పర్యవేక్షించగలిగితే అప్పుడు 2128 యొక్క ఈ భారీ స్పేస్ని చాలా తీవ్రంగా తగ్గించవచ్చు ఈ AES అమలు యొక్క సమయ ప్రవర్తనపై అటాకర్ లేవరేజ్ కలిగి ఉంటాడు ఇప్పుడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనం AES అమలును పరిశీలించాలి మరియు AES అల్గోరిథంalgorithm గురించి కొంచెం వివరంగా చెప్పాలి కాబట్టి మొదటగా 128 బిట్లతో కూడిన ప్లేయిన్ టెక్స్ట్ 16 బైట్స్గా P0 నుండి P15 వరకు విభజించబడింది అమలు చేసేటప్పుడు ఈ బైట్లు సీక్రెట్ కీ యొక్క 16 బైట్లతో XOR చేయబడి సైఫర్లోకి వెళ్తాయి కాబట్టి మనకు ఇక్కడ K15 లాగా ఉంటుంది ఇది సీక్రెట్ కీ యొక్క 15 వ బైట్ మరియు అదేవిధంగా మనకు K1 K0 మరియు మిగితావి వస్తాయి ఇప్పుడు సైఫర్లోని తదుపరి ఆపరేషన్ ఒక లుక్అప్ టేబుల్ ఈ అమలులో తదుపరి ఆపరేషన్లో నిర్దిష్ట లుక్అప్ టేబుల్ కు మెమరీ ఆక్సిస్ ఈ లుక్అప్ టేబుల్ ను T టేబుల్ అని పిలుస్తారు మరియు తప్పనిసరిగా 256 ఎలిమెంట్స్ యొక్క ఇంటిజెర్ అరేగా నిర్వచించబడింది మరియు 1024 బైట్ల సైజు కలిగి ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఈ కాష్ టైమింగ్ అటాక్ ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది ఈ డెమోలో మనం ఉపయోగించే ఈ నిర్దిష్ట అమలు వాస్తవానికి 5 T టేబుల్స్ T0 నుండి T4 వరకు ఉపయోగిస్తుంది ఈ 5 టేబుల్స్ లో మొదటి 4 మనకు ముఖ్యమైనవి కాబట్టి ఈ 4 టేబుల్స్ T0 నుండి T3 వరకు ఉన్నాయి కాబట్టి టేబుల్స్ కు మొదటి ఆక్సిస్ ఈ క్రింది విధంగా ఉంటుంది కాబట్టి మనకు 16 బైట్స్ P0 నుండి P15 వరకు మరియు 16 బైట్స్ కీలు ఉన్నాయి అవి వాటి ప్లేయిన్ టెక్స్ట్ బైట్లతో XOR చేయబడతాయి మరియు ఆ తరువాత వున్న టేబుల్ యాక్సెస్ ఈ క్రింది విధంగా జరుగుతాయి కాబట్టి మనకు T0 ఉంది ఇది K0 తో XOR P0 తో XOR ను పొందుతుంది అదేవిధంగా మనకు K1 తో XOR P1 తో XOR ఉన్న T1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో మనం డయాగ్రమ్లో చూపించిన ఈ XOR ఆపరేషన్లను కలిగి ఉన్నాము మరియు తరువాత దాని ఆధారంగా ఈ XOR యొక్క ఫలితం P0 XOR K0 ద్వారా సూచించబడిన ఇండెక్స్ వద్ద ఈ టేబుల్లో ఒక లుక్అప్ ఉంది అదేవిధంగా టేబుల్ T2 ఉంది ఇది P2 XOR K2 మరియు T3 స్థానాన్ని చూస్తుంది ఇది P3 XOR K3 స్థానంలో యాక్సెస్ చేయబడుతుంది P4 నుండి P7 వరకు ప్లేయిన్ టెక్స్ట్ ద్వారా టేబుల్లకు తదుపరి 4 యాక్సెస్ లు ఇప్పుడు మనకు ముఖ్యమైనవి కాబట్టి ఇవి T0 P4 XOR K4 తో T1 P5 XOR K5 తోను యాక్సెస్ చేస్తుంది T2 P6 XOR K6 మరియు మరెన్నో యాక్సెస్ చేస్తుంది కాబట్టి ఈ టేబుల్ లుక్అప్ లను కాష్కోణం నుండి చూద్దాం కాబట్టి ప్రారంభంలో ఈ 2 టేబుల్ యాక్సెస్ అయిన ఈ T0 టేబుల్ యాక్సెస్లపై దృష్టి పెడదాం కాబట్టి ప్రారంభంలో మనకు ఈ ప్రాసెసర్ ఉంది మరియు ఇటీవల ఉపయోగించిన డేటాను కాష్ చేసే కాష్ మెమరీ ఉందని మనకు తెలుసు ఆపై డేటా యొక్క లార్జ్ లోయర్ కాష్ మెమరీ ని కలిగి ఉన్నాము కాబట్టి ఇది కాష్ మెమరీ కాబట్టి ఈ టేబుల్స్ T0 నుండి T3 DRAM లో ఎగ్జిక్యూషన్ ప్రారంభంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్స్ కు P0 XOR K0 మరియు P4 XOR K4 స్థానాల్లో యాక్సెస్పరిగణించండి కాబట్టి ఈ ఇండెక్స్ T0 XOR K0 ఆధారంగా 1 వ యాక్సెస్ సమయంలో ఈ టేబుల్ లో కొంత భాగం కాష్ మెమరీలోకి లోడ్ అవుతుంది ఇప్పుడు అదే టేబుల్ కు P4 XOR K4 ఇండెక్స్ వద్ద 2 వ యాక్సెస్ సమయంలో రెండు విషయాలు సంభవించవచ్చు మీరు కాష్ హిట్ని పొందవచ్చు అంటే ఈ ఇండెక్స్ T4 XOR K4 P0 XOR K0 ఇండెక్స్ కు సమీపంలో ఉందని అర్థం అటువంటి సందర్భంలో ప్రాసెసర్ వాస్తవానికి టేబుల్ యొక్క ఆ భాగాలకు సంబంధించిన సంబంధిత సమాచారాన్ని కనుగొంటుంది మరియు అందువల్ల ఆ DRAM లేదా దిగువ స్థాయి కాష్ మెమరీ వంటి లోయర్ లెవెల్ కాష్ మెమరీ కి వెళ్లవలసిన అవసరం లేదు కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే మనం దీన్ని మరింత గణిత కోణంలో రాయాలనుకుంటే P0 XOR K0 P4 XOR K4 కు సుమారుగా సమానంగా ఉంటే కాష్ హిట్ స్టాప్ వస్తుంది మరోవైపు P0 XOR K0 P4 XOR K4 కు సమానం కాకపోతే మనకు కాష్ మిస్ వస్తుంది కాబట్టి P0 XOR K0 అదే కాష్ లైన్లో P4 XOR K4 వలె పడిపోవచ్చు అనే కారణంతో మేము ఈ సుమారుగా అనే పదాన్ని ఉపయోగించాము మరియు దీనికి ఈ సిగ్నల్ ఇవ్వటం వలన వాస్తవానికి కాష్ హిట్ జరగవచ్చు కాబట్టి 2 వ ఆపరేషన్ P4 XOR K4 కాష్ హిట్ లేదా కాష్ మిస్ కావచ్చు కాబట్టి మన దగ్గర ఉన్నది ఈ ప్రత్యేకమైన లుక్ అప్స్ కాష్ హిట్ లేదా కాష్ మిస్ కలిగి ఉంటాయి ఇప్పుడు కాష్ హిట్ఉందని అనుకుందాం మరియు సరళత కోసం ఈ ఉజ్జాయింపుగా ఈక్వాలిటీతో భర్తీ చేద్దాం అందువల్ల మనకు P0 XOR K0 P4 XOR K4 కు సమానం అవుతుంది ఇప్పుడు మనం P0 XOR P4 వంటి పదాల క్రమాన్ని మార్చినట్లయితే K0 XOR K4 కు సమానంగా ఉంటుంది ఇప్పుడు అటాకర్కి ప్లేయిన్ టెక్స్ట్ బైట్లు P0 మరియు P4 తెలిస్తే అది K0 XOR K4 కీ బిట్స్ యొక్క XOR తనకు తెలుసని సూచిస్తుంది దీని అర్థం ఏమిటంటే మీరు దీన్ని వేరే విధంగా చూస్తే అటాకర్ సీక్రెట్ కీ గురించి కొంత సమాచారాన్ని పొందారు మనకు తెలిసిన K0 ఒక బైట్ కాబట్టి ఇది 0 నుండి 255 వరకు 256 సాధ్యమయ్యే విలువలను కలిగి ఉంది మరియు K4 మరొక స్వతంత్ర బైట్ ఇది 0 నుండి 255 సాధ్యమయ్యే విలువలు కలిగి ఉంది కాబట్టి అటాకర్ ఈ అమలు ను రన్చేయకుండా K0 మరియు K4 విలువలను ఊహించవలసివస్తే 512 వేర్వేరు ఆప్షన్స్ ఉన్నాయి మరోవైపు అటాకర్ అమలును రన్ చేసి ఎగ్జిక్యూషన్ టైమ్ కొలిచి కాష్ హిట్స్ మరియు కాష్ మిస్లను గుర్తించినట్లయితే అమలును రన్ చేయకుండా 512 నుండి 256 కన్నా తక్కువకు తగ్గిస్తుంది అటాకర్ K0 మరియు K4 గురించి ఊహించవలసివస్తే మీరు అక్కడ 216 అవకాశాలు చూస్తారు K0 కోసం 28 మరియు K4 కోసం మరొక 28 కాబట్టి మొత్తం కలిసి 216 అవకాశాలు ఉంటాయి మరోవైపు అటాకర్ వాస్తవానికి ఈ అమలును రన్ చేస్తే మరియు కాష్ హిట్ మరియు కాష్ మిస్ మధ్య తేడాను గుర్తించగలిగితే లేదా టైమింగ్ ఛానెల్ ఉన్నచో తరువాత ఇది 2 16 నుండి 2 8 కు తగ్గుతుంది తప్పనిసరిగా అవసరమైనది ఏమిటంటే అటాకర్ K0 విలువను ఊహిస్తాడు మరియు ఆ నిర్దిష్ట ఊహతో అతను ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమీకరణం ద్వారా K4 విలువను లెక్కించవచ్చు కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ అటాక్ యొక్క ఆలోచన ఇప్పుడు ఈ అటాక్ ఇంటెల్ కోర్ 2 డుయో వంటి పాత సిస్టమ్లతో బాగా పనిచేస్తుంది కాని మనకు ఇక్కడ ఉన్న i7 వంటి ఆధునిక సిస్టమ్లతో అలాగే i3 మరియు i5 ప్రాసెసర్ల యందు ఈ దాడులు బాగా విజయవంతం కాలేదు ఏదేమైనా కీ గురించి అనిశ్చితిని 128 బిట్ల నుండి చాలా తక్కువకు తగ్గించడానికి ఇది ఇప్పటికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు మనం చూసేది అసలు కోడ్ మరియు అటాక్ యొక్క ప్రదర్శన ఈ కోడ్ మీకు కోర్సుతో పాటు ఇవ్వబడిన వర్చువల్ మెషీన్ లో పనిచేయకపోవచ్చు మరియు మీరు ఈ ప్రోగ్రామ్ ను మీ ఉబుంటు మెషీన్ లలో దీన్ని రన్ చేయడానికి కొద్దిగా సర్దుబాటు చేయవచ్చు కాబట్టి మేము ఈ మొత్తం కోడ్ను మీతో పంచుకుంటాము ఈ కోడ్లో attack c ఉంటుంది ఇది తప్పనిసరిగా అటాక్ ను గురించి మరియు ప్రస్తుతం ఉన్న లైబ్రరీ కూడా AES అమలును కలిగి ఉంటుంది కాబట్టి మేము ఈ AES అమలును పరిశీలిస్తాము కాబట్టి ఈ AES కోడ్ ఓపెన్ SSL యొక్క లైన్లలో నిర్మించబడింది ఓపెన్ SSL యొక్క మునుపటి పరిమితుల్లో ఒకటి మరియు గమనించవలసిన మొదటి విషయం T0 నుండి T4 వరకు ఉన్న టేబుల్స్ ఇక్కడ ఈ క్రింది విధంగా నిర్వచించబడ్డాయి కాబట్టి ఈ టేబుల్స్ లో ప్రతి ఒక్కటి 32 బిట్స్ మరియు మొత్తం 256 ఎంట్రీస్ ఉన్నాయి ఈ ప్రత్యేక టేబుల్ లో 1024 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ టేబుల్ మాదిరిగానే మనకు 2 వ టేబుల్ Te1 ఉంది ఇది 1024 బైట్లు Te2 మరియు Te3 కూడా ఉన్నాయి కాబట్టి Te4 కూడా ఉంది కాని మనము దీనిని ఉపయోగించము మరియు డీక్రిప్షన్ కోసం నేను ఉపయోగించే ఇతర టేబుల్స్ మనకు ముఖ్యమైనవి కావు ఈ AES ఎన్క్రిప్షన్ అల్గోరిథంకు నేరుగా వెళదాము కాబట్టి ఈ అల్గోరిథం ప్లేయిన్ టెక్స్ట్ ను ఇన్పుట్గా తీసుకుంటుంది ఇది విస్తరించిన కీ యొక్క నిర్మాణాత్మకమైన AES కీని తీసుకుంటుంది మరియు ఇది ఎన్క్రిప్షన్ చేస్తుంది మరియు ఈ నిర్దిష్ట అవుట్పుట్ ద్వారా సైఫర్ టెక్స్ట్యొక్క ఉపయోగాన్ని కనుగొంటుంది AES కు అనేక రకాలైన ఆపరేషన్స్ ఉన్నాయి కాని మనకు ముఖ్యమైనవి ఈ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ మాత్రమే ఈ 4 లైన్స్ తప్పనిసరిగా ఈ AES కీ లోని సీక్రెట్ కీని ఇన్పుట్స్ తో XOR చేస్తుంది మరియు ఇక్కడ ఒక పాయింటర్ పొందబడుతుంది కాబట్టి ఇక్కడ 16 బైట్స్ ఇన్పుట్ రౌండ్ కీ లతో XOR చేయబడతాయి 1 వ రౌండ్ ఆపరేషన్ సమయంలో మేము చెప్పినట్లుగా అనేక టేబుల్ లుక్అప్ లు ఉన్నాయి కాబట్టి వాస్తవానికి ఈ 4 టేబుల్స్ Te0 Te1 Te2 మరియు Te3 లలో ప్రతి దానికి 4 లుక్అప్లు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ XOR చేయబడి ఆ తరువాత సైఫర్ యొక్క ఇతర రౌండ్లలోకి పంపించబడతాయి కాబట్టి ఈ కాష్ టైమింగ్ అటాక్ కోణం నుండి సైఫర్ యొక్క మిగిలిన భాగం మనకు అంత ముఖ్యమైనది కాదు కాబట్టి మనము మరింత ముందుకు వెళ్ళేముందు మేక్ను రన్ చేయడం ద్వారా ఈ ప్రత్యేకమైన AES ను అమలు చేస్తాము కాబట్టి ఇది AES 1024 o అనే ఆబ్జెక్ట్ ఫైల్ను సృష్టిస్తుంది అప్పుడు మనము ఈ అటాక్కి పాల్పడ్డాము కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న అటాక్ కోడ్కు వెళతాము మరియు నేరుగా అటాక్ ఫంక్షన్కు వెళతాము మరియు మనం చూస్తున్నది ఈ క్రింది విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్నింటికంటే ముందు మనము ఒక రాండమ్ ప్లేయిన్ టెక్స్ట్ను ఎంచుకుంటాము ఈ ప్లేయిన్ టెక్స్ట్ pt గ్లోబల్లో 16 బైట్స్ అరే గా నిర్వచించబడింది మనము దానిపై కొన్ని విషయాలను రాండమ్గా ఎన్నుకుంటాము మరియు కొన్ని బైట్స్ కోసం ప్లేయిన్ టెక్స్ట్ 0 1 2 మరియు 3 మనము హయ్యర్ నిబ్బల్ 0 కి సమానంగా ఉండేలా చేస్తాము అప్పుడు మనము క్లీన్ కాష్ అని పిలువబడే ఈ ఫంక్షన్ను ప్రారంభిస్తాము మరియు తరువాత మనం ఈ AES encrypt ని ఇన్వోక్ చేస్తాము ఇప్పుడు AES ఎన్క్రిప్షన్ సమయంలో ఏమి జరుగుతుందంటే ఈ ప్లేయిన్ టెక్స్ట్ 1వ పారామీటర్గా తీసుకోబడింది మరియు ఎక్స్పాండేడ్ కీ కూడా అందుబాటులో ఉంది మరియు చివరకు ఇది AES ఎన్క్రిప్షన్ ను ప్రేరేపిస్తుంది మరియు సైఫర్ టెక్స్ట్ పొందబడుతుంది ఇక్కడ మరియు ఇక్కడ ఉన్న ఈ టైమ్ స్టాంప్స్ ఈ AES యొక్క ఎగ్జిక్యూషన్ టైమ్కోసం ఉపయోగించబడతాయి కాబట్టి మీరు ఈ టైమ్ స్టాంప్స్ ఎలా ప్రోగ్రామ్ చేయబడుతున్నాయో మరియు అవి సమయాన్ని పొందుతున్నాయో తెలుసుకోవడానికి కోవెర్ట్ ఛానెల్స్ గురించి మునుపటి వీడియోను చూడవచ్చు మనకు చాలా ముఖ్యమైనది ఏమిటంటే మనం ఈ టైమ్లను ఎవాల్యూయేట్ చేస్తాము మరియు టైమ్లను రికార్డ్ చేయడానికి గతంలో ఉపయోగించినటువంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మరియు గణాంక పద్ధతులు ఉంటాయి మరియు తరువాత సమయంలో సీక్రెట్ కీని నిర్ణయిస్తాయి మనము ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్లటం లేదు కానీ ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు మీరు ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ను రన్ చేయటం ద్వారా దీన్ని మరింత వివరంగా తెలుసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ను కంపైల్చేయడానికి మనము make రన్చేసి అటాక్ అని పిలువబడే అవుట్పుట్ను పొందుతాము ఇక్కడ ఆలోచన ఏమిటంటే మనము ఈ attack ని రన్ చేస్తాము మరియు ఈ సీక్రెట్ కీని పొందడానికి ప్రయత్నిస్తాము కాబట్టి key అని పిలువబడే ఈ ప్రత్యేక ఫైల్లో సీక్రెట్ కీ ఉంటుంది ఈ ఫైల్ వాస్తవానికి AES కోడ్ ద్వారా చదవబడుతుంది మరియు ఇది ఎన్క్రిప్షన్ సమయంలో ఉపయోగించబడుతుంది ఈ సీక్రెట్ కీ నుండి వీలైనన్ని ఎక్కువ బైట్లను పొందాలనే ఆలోచన ఉంది మొదట గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ అలాంటి 16 బైట్లు ఉన్నాయి మరియు అందువల్ల మేము 128 బిట్స్ సైజు కీ ని పొందుతాము మనం ఈ attack ని రన్ చేస్తున్నప్పుడు కీ గురించి ఈ అనిశ్చితిని గణనీయమైన స్థాయికి తగ్గించగలుగుతామని అనుకుంటున్నాము కాబట్టి మనము ఈ attack ని రన్ చేస్తాము మరియు ఇక్కడ నుండి పొటెన్షియల్ కీ బైట్స్ 4వ నుండి 15వ కీ బైట్స్ వరకు ప్రింట్ చేయబడతాయి బ్రాకెట్స్లో ముద్రించిన విలువలు attack ప్రోగ్రామ్ 4వ కీ ని ఉదాహరణకు ఇది 64 గా గుర్తించింది attack ప్రోగ్రామ్ 6 ను గుర్తించింది ముఖ్యంగా కీ యొక్క 4 మోస్ట్ సిగ్నిఫికంట్ బిట్స్ను గుర్తించగలిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి అడ్డు వరుస జరిగిన మెజర్మెంట్స్ సంఖ్యను చెబుతుంది కాబట్టి ఉదాహరణకు ఇది హెక్సాడెసిమల్ సంజ్ఞామానంలో ఉంది కాబట్టి ఉదాహరణకు ఈ ప్రత్యేక వరుస 1024 ఇటరేషన్ తర్వాత attack యొక్క ఫలితాలు ఇది AES యొక్క ఎగ్జిక్యూషన్ టైమ్ యొక్క 1024 మెజర్మెంట్స్ మనం చూసేది ఏమిటంటే తరువాత రెట్టింపు అనగా 2048 ఇటరేషన్స్ మరియు అంతకంటే ఎక్కువ చేస్తాము కాబట్టి మనం టైమింగ్ మెజర్మెంట్స్సంఖ్యను పెంచుతున్నప్పుడు అటాక్ లో ఇటరేషన్స్ వాస్తవానికి పెరుగుతాయి ఫలితం మరింత ఖచ్చితంగా మారుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన కోడ్ ప్రోగ్రామ్ 224 ఇటరేషన్స్ వరకు వెళుతుంది ఈ ఇటరేషన్స్ తరువాత వచ్చిన ఫలితాలు ఇవి కాబట్టి మనం చూసేది ఏమిటంటే మనకు ఈ ఎనేబుల్ ఉంది ఇది అటాక్ద్వారా సరిగ్గా అంచనా వేయబడింది ఇది ఇక్కడ 6 మరియు అటాక్ కూడా పొందేది 6 అయితే తదుపరి బైట్ 50 అటాక్ 7 ను పొందింది ఇది తప్పు కాబట్టి ఈ ప్రత్యేకమైన మార్గంలో మనం అటాక్ యొక్క కరెక్ట్ నెస్ని కనుగొనవచ్చు కాబట్టి సమయ పరిమితుల కారణంగా మనం ఈ అటాక్ ని ఆపివేయవచ్చు మరియు వాస్తవానికి పొందిన బైట్ల సంఖ్యను చూడవచ్చు మరియు వాస్తవానికి పొందిన బైట్ల సంఖ్యను సరిగ్గా లెక్కించవచ్చు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఈ బైట్ సరిగ్గా పొందబడింది ఎందుకంటే ఇది 6 ఈ బైట్లలో పూర్తిగా కనుగొనబడింది కాబట్టి ఈ 16 బైట్లలో మోస్ట్ సిగ్నిఫికంట్ లేబుల్ను ఇక్కడ ఉన్న బ్రెసెస్లోని ఫలితాలతో పోల్చి చూస్తే మనకు ఏమి దొరుకుతుంది అంటే ఇక్కడున్న ఈ నిబ్బెల్స్లో అటాక్ 4 నిబ్బెల్స్ సరిగ్గా గుర్తించిందని మనము కనుగొన్నాము కాబట్టి కీ గురించి మనకు ఎంతవరకు తెలుసో చూద్దాం కాబట్టి టైమింగ్ అటాక్కి ముందు మనకు కీ సైజు 128 బిట్స్ ఉంది అంటే కీ గురించి మన అనిశ్చితికి తప్పనిసరిగా 128 బిట్స్ ఉన్నాయి అసలు కీ 2128 అవకాశాలలో ఒకటి కాబట్టి మనము చేసిన టైమింగ్ అటాక్ తరువాత మనం సరిగ్గా ఊహించినట్లుగా 4 నిబ్బెల్స్ఉన్నాయని కనుగొన్నాము కాబట్టి మనము 4 ను గుర్తించినట్లుగా ఉంది అంటే 16 బిట్స్ రహస్య కీ కాబట్టి కీ గురించిన అనిశ్చితి 128 బిట్ల నుండి 128 బిట్స్ మైనస్ 16 కు తగ్గుతుంది కాబట్టి దీని అర్థం రహస్య కీ గురించి అనిశ్చితి 112 బిట్లకు తగ్గింది అందువలన మనం కీ గురించిన అనిశ్చితిని తగ్గించగలిగామని చూశాము ఇది కాష్ మెమరీ కోసం వాస్తవానికి ప్రతిపాదించబడిన ప్రారంభ అటాక్స్లో ఒకటి మనకు చాలా ఎక్కువ అధునాతన అటాక్స్ ఉన్నాయి ఇక్కడ మీరు మరింత ఖచ్చితత్వంతో సీక్రెట్ కీని పొందవచ్చు వాస్తవానికి మేము ఈ ప్రత్యేకమైన అటాక్ ని గురించి తెలుసుకోవడం వీక్షకులకు వదిలివేస్తాము మరియు ఈ దిశలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అటాక్స్ను కూడా చదువుతాము మరియు మనం ఇక్కడ పొందినదానికంటే తక్కువలో సీక్రెట్ కీని నిర్మించటానికి ఎంట్రోపీని లేదా అనిశ్చితిని ఎలా తగ్గించగలమో చూద్దాం ధన్యవాదాలు